కోర్సు TALE మాడ్యూల్ 1 యొక్క యూనిట్ 6 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం ఈ యూనిట్లో మనం ఫలితాల స్వభావాన్ని చూడబోతున్నాం మరియు మనం మాట్లాడే అనేక ఫలితాల నుండి మనం ముఖ్యంగా PEO లు మరియు PSO లు అని పిలిచే వాటిని చూస్తున్నాము మునుపటి యూనిట్ U5 లో మనం అక్రిడిటేషన్ ప్రక్రియ యొక్క స్వభావాన్ని మరియు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల రూపకల్పన మరియు నిర్వహణకు ఫ్రేమ్వర్క్ను ఎలా అందిస్తామో చూశాము జాతీయ ఏజెన్సీ గుర్తించిన అక్రిడిటేషన్ ప్రక్రియను అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఎల్లప్పుడూ కొన్ని సందేహాలు ఉంటాయి లేదా అక్రిడిటేషన్ ప్రక్రియ సరిపోని కొన్ని అసాధారణమైన పరిస్థితులను మీరు కనుగొంటారు కానీ మీరు అన్ని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల కోసం ఒక రకమైన ప్రోగ్రామ్ల కోసం ఒక అక్రిడిటేషన్ ప్రక్రియను సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా అక్రిడిటేషన్ ప్రక్రియ యొక్క స్వభావం ఉంటుంది ఎల్లప్పుడూ కొన్ని మినహాయింపులు ఉంటాయి కానీ అది జాతీయ స్థాయి అక్రిడిటేషన్ ప్రక్రియను ఆచరించడానికి లేదా ఆచరించకపోవడానికి కారణం కాకూడదు అక్రిడిటేషన్ ప్రక్రియ ముఖ్య ఆలోచన ఏమిటంటే నాణ్యత లూప్ ని మూసివేయడం తద్వారా అభ్యాస నాణ్యతలో నిరంతర మెరుగుదలకు దారితీస్తుంది అంటే లూప్ను మూసివేయడానికి ప్రయత్నించడం ద్వారా ఏ సంస్థ అయినా అభ్యాస నాణ్యతను నిరంతరం మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది అభ్యాస నాణ్యత మెరుగుపడినప్పుడు ప్లేస్మెంట్ల నాణ్యత కూడా మెరుగుపడుతుందని మనం ఆశిస్తున్నాము ఇప్పుడు ఈ ప్రత్యేక యూనిట్ ని గమనించినట్లైతే మనం పరిగణించే రెండు ఫలితాలు ఏమిటంటే ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ యొక్క పాత్ర మరియు స్వభావాన్ని అర్థం చేసుకుంటాము ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల రూపకల్పన మరియు ప్రవర్తనలో ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాల యొక్క పాత్ర మరియు స్వభావాన్ని అర్థం చేసుకోవడం రెండవ ఫలితం ఏమిటంటే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కోసం PEO లు మరియు PSO లను వ్రాయగలగాలి ఇంజనీరింగ్లో అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ యొక్క పిఇఓలు మరియు పిఎస్ఓలను సూచించడానికి ఎలాంటి స్టేట్మెంట్లు రాయాలి ఇప్పుడు మనం మన ఫలిత ఆధారిత విద్యను సమీక్షించడానికి కొన్ని నిమిషాలు గడుపుతాము ప్రాథమికంగా ఫలిత ఆధారిత విద్య బోధన నుండి విద్యార్థుల అభ్యాసానికి దృష్టిని మారుస్తుంది విద్యార్థుల అభ్యాసం ముఖ్యం కాదని కాదు అంతకుముందు బోధన బోధనా నాణ్యత పై దృష్టి ఉండేది కానీ ఇప్పుడు విద్యార్థుల అభ్యాస నాణ్యత పై దృష్టి ఉంది ఫలితం ఏమిటి ఒక అభ్యాస అనుభవం చివరిలో విద్యార్థి పొందగలిగే ఫలితం మరియు మీరు గుర్తించే ఏదైనా ఫలితం గమనించదగినది మరియు కొలవగలది కాబట్టి మీరు చేయవలసిన ప్రకటనలు పరిశీలించదగిన మరియు కొలత యొక్క ఈ ప్రమాణాలను సంతృప్తి పరచాలి గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క గ్రాడ్యుయేట్లు అవసరమైన క్రమశిక్షణా మరియు వృత్తిపరమైన జ్ఞాన నైపుణ్యాలు మరియు వైఖరిని సాధించారని NBA యొక్క అక్రిడిటేషన్ వాటాదారులకు మరియు సమాజానికి పెద్దగా హామీ ఇస్తుంది అది సమాజానికి పెద్దగా భరోసా ఇస్తుంది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క ఫలితాలు మూడు స్థాయిలలో పరిగణించబడతాయి ఇవి PEO లు PO లు మరియు PSO లు ఒకే స్థాయిలో ఉంటాయి మరియు CO కోర్సు ఫలితాలు కోర్సు స్థాయిలో ఉంటాయి కాబట్టి ఇది OBE యొక్క సారాంశం ఫలితాల స్థాయికి వస్తే మనం ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతాము ప్రతి రకమైన ఫలితాలతో కొంత సమయం గడుపుదాం ఆపై మనం ప్రత్యేకంగా PEO లు మరియు PSO లకు వస్తాము PEO లు గ్రాడ్యుయేషన్ తర్వాత నాలుగైదు సంవత్సరాలలో కెరీర్ మరియు వృత్తిపరమైన విజయాలను వివరించే విస్తృత ప్రకటనలు గ్రాడ్యుయేషన్ తర్వాత నాలుగైదు సంవత్సరాలలో మీ గ్రాడ్యుయేట్లు ఎలాంటి కార్యకలాపాలు చేస్తారో లేదా పాల్గొన్నారు మీరు గమనించినవి మాకు తెలియజేయండి వాస్తవానికి వారు పని చేసేది వారు ఏ విధమైన అనుభవాలు కలిగి ఉన్నారు అనే దాని పై ఆధారపడి ఉంటుంది ఆ 5 సంవత్సరాలలో వారు ఎక్కడ ఉద్యోగం పొందుతారు కానీ వారు పాల్గొనాలని మనం ఆశించే రకమైన కార్యకలాపాల లక్షణాలను మనం గ్రహించగలము ప్రోగ్రామ్ ఫలితాల మరియు పిఒలు వాస్తవానికి ఏదైనా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నుండి గ్రాడ్యుయేషన్ సమయంలో విద్యార్థి ఏమి చేయగలరో వివరించే ప్రకటనలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అయినా అతను ఏ శాఖకి చెందిన వారైనా కానీ అతను సాధించాల్సిన కొన్ని ఫలితాలు ఉన్నాయని భావిస్తాడు కాబట్టి ఆ మేరకు వారు సాధారణంగా NBA వంటి గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా లేదా US సందర్భంలో ABET చేత గుర్తించబడతారు అవి ఇంజనీరింగ్ యొక్క ప్రతి శాఖకు సంబంధించిన భాషలో వ్రాయబడ్డాయి ఇప్పుడు తరువాతి దానిని చూద్దాము ప్రోగ్రామ్ ఫలితాల మాదిరిగానే మనం భావిస్తున్న ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలు పిఎస్ఓలు ఒక నిర్దిష్ట ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క గ్రాడ్యుయేట్ ఏమి చేయగలదో వివరించే ప్రకటనలు ఇప్పుడు మీరు అనేక కాలేజీలలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటే అవి ఒకేలా ఉండవలసిన అవసరం లేదు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ మరొక అండర్గ్రాడ్యుయేట్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నుండి వేరుగా ఉండవచ్చు అది ఉన్నత విద్య యొక్క స్వభావం మీరు మిమ్మల్ని మరియు ఫలితాల స్వభావాన్ని వేరు చేయవచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క శాఖ లో నేను ఇలాంటి ప్రోగ్రామ్ల నుండి నా ప్రోగ్రామ్ను వేరుచేసే విధంగా నా పిఎస్ఓPSOs లను వ్రాయగలను అప్పుడు కోర్సు ఫలితాలు వస్తాయి అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో కోర్ కోర్సుల ద్వారా ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది కోర్ కోర్సులతో పాటు ఎలిక్టివ్స్ ఉన్నాయి మరియు కొన్ని ప్రాజెక్టులు మరియు కొన్ని పాఠ్యేతర లేదా సహ పాఠ్య కార్యకలాపాలు కూడా ఉండవచ్చు కానీ ఏదైనా ప్రోగ్రామ్ యొక్క ఆధిపత్య భాగం అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో ఉన్న కోర్సుల సంఖ్య కాబట్టి CO లు లేదా కోర్సు ఫలితాలు ఒక కోర్సు చివరిలో విద్యార్థి ఏమి చేయగలరో వివరించే ప్రకటనలు భారతీయ సందర్భంలో ఒక స్వయంప్రతిపత్త సంస్థలో ఏమి జరుగుతుందంటే అది బోధకుడు లేదా విభాగం కోర్సు ఫలితాలను గుర్తిస్తుంది ఎందుకంటే బోధకుడు ప్రతీ సెమిస్టర్ లో మారే అవకాశం ఉన్నందున ఒకవేళ వ్యవస్థ అనుమతిస్తే బోధకుడు స్వయంగా సెమిస్టర్ ప్రారంభంలోనే కోర్సు ఫలితాలు ఏమిటో నిర్వచించవచ్చు భారతదేశంలోని ఎన్ఐటిలు ఐఐటిలు వంటి సంస్థలతో ఇలాంటివి జరుగుతాయి కానీ ఇతర సందర్భాల్లో మీరు డిపార్ట్మెంట్ చేత నిర్వచించబడిన కోర్సు ఫలితాలను అనుసరించాల్సి ఉంటుంది విశ్వవిద్యాలయంలో స్వయంప్రతిపత్తి లేని సంస్థ అయిన టైర్ 2 సంస్థలలో ఆ విశ్వవిద్యాలయం యొక్క ప్రోగ్రామ్ యొక్క బోర్డ్ ఆఫ్ స్టడీస్ కోర్సు ఫలితాలను గుర్తిస్తుంది ఇక్కడ ఏమి జరుగుతుందంటే అప్పటికే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ద్వారా గుర్తించబడిన విస్తృత కోర్సు ఫలితాలలో విశ్వవిద్యాలయం ఇచ్చిన కోర్సు ఫలితాలను సర్దుబాటు చేయడానికి బోధకుడికి కొంత స్వేచ్ఛ ఉంది ఒక నిర్దిష్ట కళాశాలను చూసినప్పుడు ఆ రకమైన స్వేచ్ఛను నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అనుమతించింది కోర్సు ఫలితాల గురించి ఒక నిర్దిష్ట విభాగం ద్వారా పాఠ్యాంశాల యొక్క వారి వివరణ ఎలా ఉంటుందో కూడా అడుగుతుంది ఇప్పుడు మనం PEO లకు విషయానికి వస్తే ఇది సంబంధం ఇప్పటికే వ్రాసిన విభాగం యొక్క మిషన్ ఉంది విభాగం యొక్క మిషన్ రెండు లేదా మూడు లేదా నాలుగు కొన్నిసార్లు ఐదు స్టేట్మెంట్ల పరంగా వ్యక్తీకరించబడిందని మనం అనుకుంటాము మిషన్ స్టేట్మెంట్లను ఎలా రాయాలో మనం మాట్లాడటం లేదు విభాగం యొక్క మిషన్తో ప్రారంభించి మీరు అన్ని వాటాదారుల నుండి ప్రాతినిధ్యంతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు వారిలో పరిశ్రమ పూర్వ విద్యార్థులు అధ్యాపకులు గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు ఉన్నారు మరియు ఈ కమిటీ కలవరపరుస్తుంది మరియు మిషన్ స్టేట్మెంట్ తో ఏకీభవిస్తూ ఈ ఇద్దరూ కలిసి ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ని నిర్ణయిస్తారు ఇక్కడ మీరు ఎంచుకున్న ఈ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి లేదా ఐదేళ్ళకు ఒకసారి సమీక్షించాలి మరియు మీరు మళ్ళీ సమీక్షించడానికి మరియు సవరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటాదారులు కలిసి సమావేశమై ప్రస్తుతమున్న PEO లను ఎందుకు సవరించాలి అని చర్చించిన తరువాత కమిటీ దానిని సిద్ధం చేసి వాటాదారులతో పంచుకుంటుంది మరియు తదనుగుణంగా మీరు సవరించుకోవాలి ఈ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ మిషన్ పిఇఒ మ్యాట్రిక్స్ అని పిలవబడే విభాగం యొక్క మిషన్ పై పిఇఓల డిపెండెన్సీ ద్వారా మిషన్కు సంబంధించినవి ఈ మిషన్ పిఇఒ మాతృకను తయారుచేసే విధానం మనం ప్రస్తుతం పరిమిత స్థాయిలో చూస్తున్నాము అయితే అక్రెడిటేషన్పై నాల్గవ మాడ్యూల్కు వచ్చినప్పుడు వివరంగా చర్చిస్తాము ఇప్పుడు ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమిటి మనం చెప్పినట్లుగా ప్రోగ్రామ్ యొక్క గ్రాడ్యుయేట్లు ప్రోగ్రాం పూర్తి చేసిన నాలుగైదు సంవత్సరాలలో ఏమి సాధించవచ్చని భావిస్తున్నారు ఈ ప్రకటనలు కొంతవరకు నైరూప్యంగా ఉంటాయి కానీ వాటి సంఖ్య తక్కువగా ఉండాలి మరియు సాధించగలగాలి నాలుగైదు సంవత్సరాలలో దేశంలోని ప్రధాన ఆనకట్టలలో ఒకదాన్ని సివిల్ ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ను నడిపిస్తారని మీరు చెప్పలేరు ఇది కావాల్సినది అయితే ఏ వ్యక్తి అయినా ఆ దశకు ఎదగాలని నేను అనుకోను కనుక ఇది మనం వ్రాసేది ఏదైనా సాధించగలగాలి మరియు మనం చెప్పినట్లుగా ప్రోగ్రాం అందించే విభాగం యొక్క దృష్టి మరియు మిషన్ నుండి తప్పక అనుసరించాలి మరియు స్థిరపడిన విధానాన్ని అనుసరించండి ఇది చాలా ముఖ్యం మనం అనుసరిస్తున్న ప్రక్రియ ఏమిటనే దానిపై మీరు ఒక పత్రాన్ని వ్రాయాలి మరియు అది డాక్యుమెంట్ చేయబడాలి మరియు వాస్తవానికి ఈ విధానాన్ని అనుసరించాలి కాబట్టి PEO ల సంఖ్య మనం దానిని మూడు నుండి ఐదు వరకు ఎక్కడైనా పరిమితం చేస్తాము ఇది NBA కి కూడా అవసరం PEO ల యొక్క సాధనను కొలవగలగాలి కానీ మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇప్పుడు జరిగే ఒక విషయం ప్లేస్మెంట్ పరిస్థితుల కారణంగా PEO ల చుట్టూ ఉన్న లూప్ను మూసివేయమని NBA పట్టుబట్టడం లేదు మీరు PEO లను వ్రాసి అవి ఎంతవరకు సాధించారో కొలవండి మరియు దానిని వదిలివేయండి అని చెప్పారు ఉదాహరణకు 80 మెకానికల్ ఇంజనీర్లు ఐటి విభాగాలకు మారినట్లు గణాంకాలను ఉన్నాయి కానీ మార్కెట్ అదే విధంగా ఉంటుంది కాబట్టి మనం ఫిర్యాదు చేయము కానీ వారు ఆచరణాత్మకంగా మెకానికల్ ఇంజనీరింగ్ను విడిచిపెట్టి మరికొన్ని విభాగాలలోకి వెళ్ళారని మీరు అంగీకరించాలి కాబట్టి ప్రస్తుతం NBA పరంగా PEO క్వాలిటీ లూప్ మూసివేయడం అవసరం లేదు అయితే USA లోని ABET వంటి ఏజెన్సీకి PEO ల చుట్టూ లూప్ మూసివేయడం అవసరం మనం చెప్పినట్లుగా వాటాదారులు అందరూ వారి ప్రతినిధుల ద్వారా అన్నిPEO లను గుర్తించి బాగా నిర్వచించిన ప్రక్రియను అనుసరించి క్రమానుగతంగా వాటిని సమీక్షించాలి PEO ల రూపకల్పన మరియు సమీక్ష కోసం ప్రక్రియను నిర్వచించి డాక్యుమెంట్ చేయాలి సమీక్షించడానికి నియమించబడిన కమిటీని వారు ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశాల సారాంశాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి వ్రాతపూర్వక సమావేశ సారాంశం యొక్క రికార్డ్తో పాటు ప్రక్రియను కూడా అందుబాటులో ఉంచాలి అని కూడా NBA నొక్కి చెబుతుంది మరియు ఈ తుది ప్రకటనను అన్ని వాటాదారులతో పంచుకోవాలి సరే అది PEO ల స్వభావం PEO స్టేట్మెంట్ల యొక్క కొన్ని ఇతర లక్షణాలను కూడా చూద్దాం మొదటి విషయం ఏమిటంటే PEO స్టేట్మెంట్ మిషన్ స్టేట్మెంట్లతో గట్టిగా సంబంధం కలిగి ఉండాలి వాటితో గట్టి సహసంబంధం ఉండాలి దీని కోసం ప్రత్యేకంగా సృష్టించబడిన మాతృక ద్వారా ఈ సహసంబంధాన్ని చూడవచ్చు PEO స్టేట్మెంట్ల యొక్క ముఖ్య అంశాలు ఏమిటి ఒకటి వృత్తిపరమైన విజయం అంటే వారు ఇంజనీరింగ్ యొక్క ఆ శాఖకు సంబంధించిన వృత్తిపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు మరియు నేటి అవసరం ప్రకారం వారు జీవితకాల అభ్యాసంలో పాల్గొంటారు అంటే వారు నిరంతరం నేర్చుకుంటున్నారు మరియు వారిలో కొందరు ఉన్నత విద్య కోసం వెళ్ళవచ్చు లేదా పరిశోధనలోకి వెళ్ళే అవకాశం ఉంది మరియు వారు ఏమి చేస్తున్నారో వారు నైతిక వృత్తిపరమైన అభ్యాసాల ప్రకారం చేస్తున్నారు మరియు వారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నాయి మరియు వారు జట్టు తో కలిసి పనిచేయగలగాలి మీ పూర్వ విద్యార్థుల నుండి కొంత రకమైన రుజువులను సేకరించవలసి ఉంటుంది కనీసం వారు ప్రస్తుతం పనిచేస్తున్న వాటిలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూడాలి ఇప్పుడు కొన్ని నమూనా PEO లని చూద్దాము వీటిని కొంత మంది అధ్యాపకులు తయారు చేస్తారు ఇవి ఉత్తమమైనవి మరియు ఇవి ఆదర్శవంతమైనవి లేదా ఇవి చెడ్డవి లేదా అలాంటివి అని అర్ధం కాదు సరే ఇక్కడ మనం మూడు నుండి ఐదు రాయడానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడ నమూనాలో నాలుగు చూపించబడినది మరియు PEO 1 ఏమిటి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మరియు అనుబంధ ఇంజనీరింగ్ పరిశ్రమల రంగంలో వ్యవస్థల రూపకల్పన తయారీ పరీక్ష నిర్వహణ మరియు నిర్వహణలో పాల్గొంటారు అంటే ఈ శాఖ నుండి మీరు మీ పూర్వ విద్యార్థులను నాలుగు లేదా ఐదు సంవత్సరాల చివరలో తీసుకుంటే వారు ఆ సమయంలో ఏమి చేస్తున్నారో చూస్తే వారు ఈ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలు చేస్తున్నారు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మరియు అనుబంధ ఇంజనీరింగ్ పరిశ్రమల రంగంలో అవి తయారీ పరీక్ష నిర్వహణ లేదా నిర్వహణ వ్యవస్థలలో ఇతర సంబంధిత పరిశ్రమలలో పాల్గొంటారు ఎందుకంటే ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ అన్ని చోట్ల మెకానికల్ సివిల్ కెమికల్ ఇంజనీరింగ్ లో అవసరం కానీ వారు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉన్నారు రెండవది ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని వర్తింపజేసే సామాజిక ఔచిత్యం యొక్క సమస్యలను పరిష్కరించండి మరియు లేదా ఉన్నత విద్య మరియు పరిశోధనలను కొనసాగించండి కాబట్టి మీరు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో సామాజికంగా సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో పాలుపంచుకున్నారు లేదా వారిలో కొందరు ఉన్నత విద్య అభ్యసిస్తారు లేదా పరిశోధనలో కూడా పాల్గొంటారు మరియు మూడవది మల్టీడిసిప్లినరీ ప్రాజెక్టులలో వ్యక్తులుగా మరియు జట్టు సభ్యులుగా సమర్థవంతంగా పని చేస్తారు కాబట్టి ఇంజనీర్లు లేదా ఇతర ప్రాంతాల నుండి ఇంజనీర్లు కాని వారితో కూడా పని చేయగలర కాబట్టి ఆ మేరకు వారు మల్టీడిసిప్లినరీ ప్రాజెక్టులలో పాల్గొంటారు నాల్గవది జీవితకాల అభ్యాసం వృత్తి వృద్ధి మరియు వృత్తిపరమైన వృద్ధి మరియు సామాజిక అవసరాలకు తగ్గట్టు మారడం మీరు ఈ డేటాను ఎలా సేకరిస్తారు మనం దానిని తరువాత మాడ్యూల్లో చూస్తాము కానీ వారు ప్రస్తుతం ఏమి చేస్తున్నారనే దాని గురించి మనం తగినంత సమాచారాన్ని సేకరించాలి ఉదాహరణకు ఒక నిర్దిష్ట వ్యక్తి అతను PEO2 తో ఎంతవరకు సంబంధం కలిగి ఉన్నాడో చెప్పండి ఇది కొంతవరకు ఉండవచ్చు లేదా మనం మూడు స్థాయిలలో ప్రమేయం స్థాయిని నిర్వచించాము మనం ప్రస్తుతం ఆ మూడు స్థాయిలను గుర్తిస్తాము మీరు చూడగలిగినట్లుగా నాలుగైదు సంవత్సరాల క్రితం పట్టభద్రుడైన ఇంజనీర్ యొక్క ప్రస్తుత కార్యకలాపాలను చూస్తే ఈ PEO లు ఎంతవరకు సాధించబడతాయో చెప్పగలుగుతాము ఇప్పుడు మనం PEO మిషన్ మ్యాట్రిక్స్ ద్వారా ఏమి చెప్పదలుచుకుంటున్నాము ఇప్పుడు మిషన్ స్టేట్మెంట్స్ మనం చెప్పినట్లు రెండు మూడు నాలుగు కావచ్చు ప్రతి ప్రకటనలో అనేక పదబంధాలు ఉండవచ్చు కాబట్టి గుర్తించండి మొదటి విషయం మిషన్ స్టేట్మెంట్ల యొక్క ముఖ్య అంశాలను గుర్తించడం మూడు మిషన్ స్టేట్మెంట్లు ఉంటే ప్రతి మిషన్ స్టేట్మెంట్ రెండు నుండి మూడు వరకు ఉంటుంది కాబట్టి మీకు చాలా పెద్ద సంఖ్యలో కీలక అంశాలు ఉన్నాయి మీరు వాటిని M1 M2 M3 మరియు ఇలా పిలుస్తారు మాతృక PEO స్టేట్మెంట్లు మరియు మిషన్ స్టేట్మెంట్ల అంశాల మధ్య ఉంటుంది అంటే మీరు PEO స్టేట్మెంట్లతో ఒక మాతృకను వరుసలుగా మరియు మిషన్ స్టేట్మెంట్ల యొక్క ముఖ్య అంశాలను నిలువు వరుసలుగా సృష్టించండి కాబట్టి మీరు నాలుగు PEO లను కలిగి ఉండవచ్చు మరియు మిషన్ స్టేట్మెంట్ల యొక్క ముఖ్య అంశాలు 8 ఉంటే నాకు 4 బై 8 మ్యాట్రిక్స్ వస్తుంది అప్పుడు మీరు మాతృకలోని ప్రతి సెల్ ని గమనించి మరియు మీరు ఒక సంఖ్యను ఉంచండి PEO మరియు మిషన్ యొక్క మూలకం మధ్య మ్యాపింగ్ యొక్క బలం ఇలా గుర్తించబడవచ్చు ఇది గణనీయంగా ఉంటే మీరు దానిని 3 గా గుర్తించండి మరియు అది మితంగా ఉంటే మీరు 2 గా గుర్తించండి ఆపై అది స్వల్పంగా ఉంటే 1 గా గుర్తించండి అక్కడ ఉంటే ఒక నిర్దిష్ట PEO స్టేట్మెంట్ మరియు మిషన్ స్టేట్మెంట్ యొక్క ముఖ్య మూలకం మధ్య ఎటువంటి సంబంధం లేదు మీరు 0 లేదా డాష్ ఉంచవచ్చు కానీ మీరు ఎంచుకున్న సంఖ్య 3 2 లేదా 1 అయినా మీరు సమర్థన రాయాలి మీరు ఏకపక్షంగా కొంత బలాన్ని వ్రాయలేరు మరియు ఏదైనా వ్రాయలేరు మీరు ఒక నిర్దిష్ట సెల్లో 1 2 లేదా 3 ని ఎందుకు ఎంచుకున్నారో మీరు సమర్థించుకోవాలి కాబట్టి మీకు 4 బై 8 మ్యాట్రిక్స్ ఉన్నాయి కాబట్టి మీకు 32 కణాలు ఉన్నాయి ప్రతి సెల్ కోసం మీరు ఈ సంఖ్య 3 2 1 ను ఎక్కడ ఉంచినా మీరు ఒక సమర్థన రాయాలి PEO స్టేట్మెంట్లు PEO స్టేట్మెంట్లను ఖరారు చేయడం ద్వారా మీరు స్పష్టంగా లేదా ఈ ప్రక్రియ ను అనుసరించాలి PEO లు మీ వద్ద ఉన్న మిషన్కు బలంగా సంబంధం కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం యొక్క మార్పును బట్టి విభాగం అదే విధంగా ఉన్నప్పటికీ మిషన్ను కొద్దిగా మార్చడానికి ఎంచుకోవచ్చు నా మిషన్ కొద్దిగా మారుతుంది అంటే మనం దృష్టి ద్వారా వ్యక్తీకరించే లక్ష్యం వైపు వెళ్ళడానికి నేను చేయాలనుకుంటున్న నిర్దిష్ట కార్యకలాపాలు ఏమిటి మిషన్ మార్చబడవచ్చు మిషన్ మారినప్పుడు మీరు కోరుకోవచ్చు అదే PEO స్టేట్మెంట్లు ఇప్పటికీ నేను సంబంధిత మరియు చెల్లుబాటు అయ్యేవిగా ఉన్నాయో లేదో పరిశీలించాల్సిన సమయం ఇది అవసరమైతే మనం మాట్లాడుతున్న కమిటీ దానిపై పనిచేయాలి మరియు సమీక్షించి సవరించాలి అది పిఇఓల పాత్ర ఇప్పుడు ప్రోగ్రామ్ స్పెసిఫిక్ ఫలితాల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ సమయంలో విద్యార్థి ఏమి చేయగలరో పిఎస్ఓలు సూచిస్తాయి గ్రాడ్యుయేషన్ తర్వాత నాలుగైదు సంవత్సరాలు మనం చూస్తున్న పిఇఓల మాదిరిగా కాకుండా ఇక్కడ పిఎస్ఓలు ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ నుండి గ్రాడ్యుయేషన్ సమయంలో విద్యార్థి ఏమి చేయగలరో సూచిస్తారు కాబట్టి ఆ మేరకు మీరు మాట్లాడుతున్న కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకత ఉంది అవి మెకానికల్ ఇంజనీరింగ్కు భిన్నంగా ఉంటాయి అవి సివిల్ ఇంజనీరింగ్కు భిన్నంగా ఉంటాయి మరియు PSO లు ప్రోగ్రామ్ నిర్దిష్టమైనవి వాటిని పెద్ద సంఖ్యలో వ్రాయవచ్చు కానీ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ రెండు నుండి నాలుగు సంఖ్యలో ఉండాలి అని చెప్తుంది మరియు బాగా డాక్యుమెంట్ చేయబడిన ప్రక్రియను అనుసరించి మళ్ళీ నిర్వచించాల్సిన అవసరం ఉంది PEO లను వ్రాయడానికి మనం అనుసరించిన అదే ప్రక్రియని PSO లను వ్రాయడానికి కూడా అనుసరించాలి మీరు ఎప్పుడైనా PSO లను సమీక్షించరు మీరు ఒక ప్రోగ్రామ్ యొక్క ఒక చక్రం సాధారణంగా నాలుగు సంవత్సరాలు అని చెప్పనివ్వండి కాబట్టి మీరు 4 సంవత్సరాలకు ఒకసారి వాటిని సమీక్షించాలనుకోవచ్చు ఒక వేళ మీ పిఎస్ఓలను తక్కువ వ్యవధిలో తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంటే మాత్రమే ఈ వ్యవధి లోపు సవరించవచ్చు ఇప్పుడు ఈ PO లు మరియు PSO ల విషయానికి వస్తే NBA PO లను గుర్తిస్తుంది మరియు ఇక్కడ ప్రత్యేకంగా ఒక కమిటీ ఉంది అదే కమిటీ PEO లను కూడా గుర్తించవచ్చు ఈ కమిటీ వాటాదారులు ఇంటరాక్ట్ అవుతారు మరియు కమిటీతో విస్తృతంగా చర్చిస్తారు మరియు తరువాత క్రమానుగతంగా సమీక్షించి రెండు నుండి నాలుగు సంఖ్యలో ఉన్న ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను నిర్ణయిస్తారు ఇప్పుడు ప్రోగ్రామ్ ఫలితాలు మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలు ఒకే స్థాయిలో ఉన్నాయి మరియు అవి మీరు PEO PSO మాతృక అని పిలిచే వాటి ద్వారా PEO లకు సంబంధించినవి మరియు ఇప్పుడు ఇది చాలా పెద్ద సైజు మాతృక నాకు నాలుగు PEO లు ఉన్నాయని మరియు 12 PO లు ఉన్నాయని అనుకుందాం మరియు మూడు PSO లు ఉన్నాయని అనుకుందాం కాబట్టి 12 3 15 మరియు PEO 4 ఇది 4 బై 15 మాతృక అవుతుంది మరియు మాతృక ఎందుకు ముఖ్యమైనది ఈ విషయాల మధ్య పరస్పర సంబంధం యొక్క బలంతో మాతృకను నింపడానికి నేను ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుందంటే కొన్ని నిలువు వరుసలు ఖాళీగా ఉంటే అంటే PEO లు మరియు PO లు మరియు PSO లు పరస్పర సంబంధం కలిగి ఉండవు మీరు PEO లను సవరించాల్సిన అవసరం ఉందా లేదా మీరు PSO లను సవరించాల్సిన అవసరం ఉందా అని మీరు పరిశీలించాలి కాబట్టి మాతృక కమిటీకి గొప్ప అభిప్రాయంగా పనిచేస్తుంది ఇప్పుడు PSO స్టేట్మెంట్ల నిర్మాణాన్ని చూద్దాం PSO స్టేట్మెంట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చర్య క్రియలతో ప్రారంభించాలని మనం కోరుకుంటున్నాము మీరు వాటిలో బహుళ కలిగి ఉండే క్రియ క్రియలు స్పష్టంగా గుర్తించబడిన సాంకేతిక వస్తువులను అనుసరించాలి మరియు పరిస్థితుల ప్రకారం అవసరమైతే చర్యలను నిర్వహించాలి మనం ఉదాహరణలు చూస్తాము ఆపై మీరు ఎలాంటి చర్య క్రియలను ఉపయోగించాలనుకుంటున్నారు ఇంజనీర్లు ఏమి చేస్తారు వారు సమస్యలను రూపొందిస్తారు ఉత్పత్తులు మరియు వ్యవస్థలను నిర్దేశిస్తారు ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు లేదా ఒక ఉత్పత్తి రూపకల్పన ప్రణాళిక నిర్మించడం అమలు చేయడం పరీక్షించడం పనిచేయడం మరియు మొదలైనవి లేదా కొన్నిసార్లు వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నుకోవాలి అందుబాటులో ఉన్న ఉత్పత్తుల శ్రేణి నుండి ఉత్పత్తులను ఎంచుకోవాలి విశ్లేషించండి నిర్ణయించండి అంచనా వేయండి లెక్కించండి మీరు ఉపయోగించగల చర్య క్రియలకు ఇవి కొన్ని ఉదాహరణలు మనం కోర్సు ఫలితాలకు వచ్చినప్పుడు మరిన్ని చర్య క్రియలను పరిశీలిస్తాము కానీ ఇవి PSO స్టేట్మెంట్లను వ్రాసే సందర్భంలో మీరు ఉపయోగించగల తగినంత యాక్షన్ క్రియలు ఇప్పుడు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ యొక్క పిఎస్ఓల నమూనా ఉంది ఉదాహరణకు ఇక్కడ చర్య క్రియలు సర్వే మ్యాప్ మరియు ప్లాన్ ఇవి మూడు యాక్షన్ వర్బ్ లు సాంకేతిక వస్తువులు ఏమిటి భవనాల కోసం లేఅవుట్లు నిర్మాణాలకు లేఅవుట్లు లేదా కాలువలు మరియు రహదారుల అమరికల కోసం లేఅవుట్లు కాబట్టి అవి సాంకేతిక వస్తువులు ఉదాహరణకు మనం ఈ ప్రకటనలో షరతులు ఉంచవచ్చు మీరు పేర్కొన్న కొన్ని సాధనాలను ఉపయోగించి షరతులను కూడా ఉంచవచ్చు ఆటోకాడ్ లేదా కొన్ని సర్వే సాధనం లేదా MATLAB ను ఉపయోగించడం వంటిది మీరు దాని క్రింద కొన్ని షరతులను కూడా ఉంచవచ్చు ఇప్పుడు రెండవది పేర్కొనండి రూపకల్పన చేయండి పర్యవేక్షించండి పరీక్షించండి మరియు మూల్యాంకనం చేయండి ఇవి యాక్షన్ క్రియలు నివాసాలు ప్రభుత్వ భవనాలు పరిశ్రమలు నీటిపారుదల నిర్మాణం పవర్హౌస్లు రహదారులు రైల్వేలు వాయుమార్గాలు రేవులు మరియు నౌకాశ్రయాలకు పునాదులు మరియు సూపర్ స్ట్రక్చర్స్ అవును ఇది సుదీర్ఘ జాబితా ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ అంటే ఈ అంశంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మరికొన్ని ప్రోగ్రామ్లో నేను చాలా సాంకేతిక వస్తువులను చేర్చకపోవచ్చు మూడవది నీటి వనరు వనరులను విశ్లేషించండి సురక్షితమైన మరియు భరోసా ఉపసంహరణలను అంచనా వేయడానికి హైడ్రోలాజికల్ సిస్టమ్స్ మరియు నీటి రవాణా వ్యవస్థలు హైడ్రాలిక్ యంత్రాలు మరియు ఉప్పెన వ్యవస్థలను రూపకల్పన మరియు అంచనా వేయండి కాబట్టి హైడ్రాలిక్స్ మొత్తం ఫీల్డ్ సంగ్రహించబడుతుంది మరియు ప్రత్యేకంగా మీరు మీ ప్రోగ్రామ్లో ఏమి చేయాలనుకుంటున్నారో ఇక్కడ సంగ్రహించబడుతుంది పర్యావరణ ఇంజనీరింగ్ వ్యవస్థలను పేర్కొనండి ఎంచుకోండి మరియు రూపొందించండి మీరు చూడగలిగినట్లుగా సివిల్ ఇంజనీరింగ్ సాధారణంగా నాలుగైదు ప్రత్యేకతలు ఉపయోగిస్తుంది మరియు మీరు సంగ్రహించగలరా కాని మీరు నాలుగు కంటే ఎక్కువ వ్రాయలేరు అందువల్ల ప్రత్యేకమైన శాఖను నిజంగా సూచించే PSO లను వ్రాయడానికి ప్రయత్నించడంలో రాజీ అవసరం ఇప్పుడు మనం చూసినది ఏమిటంటే పిఎస్ఓలు పిఇఓలు మరియు పిఎస్ఓలు అంటే ఏమిటి మరియు మీరు వాటిని ఎలా వ్రాస్తారు మరియు వాటిని వ్రాయడంలో నెరవేర్చాల్సిన పరిస్థితులు ఏమిటి కాబట్టి మనం పరిశీలిస్తాము లేదా ఈ నియామకాన్ని వ్రాయమని మనం మిమ్మల్ని అడుగుతున్నాము కోసం రెండు నుండి ఐదు PEO లను వ్రాయండి మీ బ్రాంచ్లో ప్రోగ్రామ్ చేయండి మరియు అదేవిధంగా B E కోసం రెండు నుండి నాలుగు PSO లను రాయండి మీ శాఖలో ప్రోగ్రామ్ ఈ అవసరం ఉన్నట్లు అనిపిస్తోంది PEO లు మరియు PSO లను వ్రాయడంలో మనం నొక్కిచెప్పిన షరతులను నెరవేర్చలేదు కాబట్టి ఈ నియామకం PEO PSO స్టేట్మెంట్ల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రతిపాదించబడింది కాబట్టి మీరు వ్యక్తిగత స్థాయిలో అభ్యాసం చేస్తారు వాస్తవానికి ఈ అసైన్మెంట్ యొక్క ఈ ఫలితాలను ఎప్పుడూ ఫైనల్గా పరిగణించకూడదు PEO లు మరియు PSO లను ప్రత్యేకంగా నియమించబడిన కమిటీలు చక్కగా డాక్యుమెంట్ చేసిన ప్రక్రియను అనుసరించి సూచించబడతాయని గుర్తుంచుకోవాలి కాబట్టి వాటిని మొదటి స్థాయిలో పరిగణించవచ్చు డిపార్ట్మెంట్ స్థాయిలో అధ్యాపకుల బృందం కలిసి కూర్చుని ఈ స్టేట్మెంట్లను తయారు చేసి కమిటీకి మొదటి వెర్షన్ గా సమర్పించవచ్చు మరియు కమిటీ దానిపై చర్చ ఉద్దేశపూర్వకంగా చర్చించవచ్చు మరియు PEO స్టేట్మెంట్స్ మరియు పిఎస్ఓ స్టేట్మెంట్లను ఖరారు చేయవచ్చు మరియు ప్రోగ్రామ్ మనం ప్రోగ్రామ్ ఫలితాలను తదుపరి యూనిట్ U7 లో చర్చిస్తాము ప్రోగ్రామ్ ఫలితాలు 12 మనం ఒక యూనిట్లోని మొత్తం 12 ఫలితాలను పరిష్కరించలేము కాబట్టి తరువాతి యూనిట్లో ఎన్బిఎ సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యలు అను పిలిచే స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు తరువాత మనం మొదటి ఐదు పిఒలను పరిశీలిస్తాము మరియు ఎన్బిఎ యొక్క మొదటి ఆరు ఫలితాలను పరిష్కరించడానికి ఎలాంటి కార్యకలాపాలు సులభతరం చేస్తాయో చూడటానికి ప్రయత్నిస్తాము చాలా ధన్యవాదాలు